డేటాబేస్ నిర్వహణ వ్యవస్థల మాడ్యూల్ 9 కు స్వాగతం స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ SQL యొక్క పరిచయ స్థాయి గురించి మనము చర్చించాము మరియు ఈ మాడ్యూల్లో తరువాత మనం SQL యొక్క మరికొన్ని ఇంటర్మీడియట్ స్థాయి లక్షణాలను తీసుకుంటాము కాబట్టి ఈ మాడ్యూల్లు ని ఇంటర్మీడియట్ SQL అంటారు కాబట్టి చివరి మాడ్యూల్లో ఇది మనం చేసినది ఇది పరిచయ SQL యొక్క ముగింపు భాగంలో భాగం సమూహసబ్ క్వరీ లు మరియు డేటాబేస్కు మార్పులు ఈ రోజు ఈ మాడ్యూల్లో జాయిన్ కోసం SQL వ్యక్తీకరణల గురించి తెలుసుకుంటాము మరియు లావాదేవీని అర్థం చేసుకోవడానికి మనం శీఘ్రంగా పరిశీలిస్తాము ఇది మాడ్యూల్ అవుట్లైన్ ఎందుకంటే ఇది విస్తరించి ఉంటుంది కాబట్టి మనం ఇప్పటికే ప్రవేశపెట్టినట్లుగా SQL జాయిన్లో జాయిన్ ఎక్స్ప్రెషన్స్ తో ప్రారంభిస్తాము రెండు రిలేషన్లను తీసుకుంటుంది మరియు ఫలితాన్ని మరొక రిలేషన్ గా అందిస్తుంది కాబట్టి ఇది రెండు స్కీమా యొక్క రెండు వేర్వేరు సందర్భాలు మరియు మనం కొన్ని ప్రాపర్టీస్ ప్రకారం వాటిని కనెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తాము కాబట్టి జాయిన్ ఆపరేషన్ ప్రధానంగా కార్టెసియన్ ప్రోడక్ట్ కొన్ని కండీషన్స్ తో మ్యాచ్ అయేలా రెండు రిలేషన్లో ని టుపుల్స్ కు సంబంధించినది జాయినింగ్ పూర్తయిన తర్వాత టుపుల్స్ అంటే ఏమిటి ఇవి అవుట్పుట్ జాయిన్లో ఉంటాయి కాబట్టి జాయినింగ్ ఆపరేషన్ సాధారణంగా సబ్ క్వరీను ఉపయోగిస్తుంది సబ్ క్వరీలో ఉపయోగించబడుతుంది ఫ్రమ్ క్లాజ్ లో ఆ ఉపయోగాలను తరువాత చూడండి కాబట్టి మనము SQL మద్దతుని వివిధ రకాల జాయిన్లను పరిశీలిస్తే ఇవి వేర్వేరు వర్గీకరణలు కాబట్టి మనకు క్రాస్ జాయిన్ కూడా ఉండవచ్చు ఇక్కడ ఒక రిలేషన్ జాయిన్ తోనే కలుస్తుంది క్రాస్ జాయిన్ అనేది రెండు వరుసల కార్టెసియన్ ప్రోడక్ట్ కి అధికారిక జాయిన్ ఆధారిత పేరు కాబట్టి మీరు స్పష్టంగా క్రాస్ జాయిన్ చేయవచ్చు మీరు ఇక్కడ చూడవచ్చు లేదా మీరు క్రాస్ జాయిన్ కూడా చేయవచ్చు కానీ ఫ్రమ్ క్లాజ్ నుండి రెండు లేదా అంతకంటే ఎక్కువ రిలేషన్ లను పేర్కొనడం ద్వారా మరియు అక్కడ నుండి అన్ని అట్ట్రిబ్యూట్స్ ను తీసుకోవడం ద్వారా మనము ఈ రకమైన కార్టేసియన్ ప్రోడక్ట్ లు చూశాము అంతకుముందు కాబట్టి ఇక్కడ క్రాస్ జాయిన్ అనేది ఎక్కువ భాగం ప్లేస్హోల్డర్ గా ఉంటుంది జాయిన్ సెమాంటిక్స్ సందర్భంలో స్వచ్ఛమైన కార్టిసియన్ ప్రోడక్ట్ అనేది ఒక క్రాస్ జాయిన్ కానీ మనము వివిధ రకాల ఇన్నర్ మరియు ఔటర్ జాయిన్లను తీసుకున్నప్పుడు ఇది మరింత ఆసక్తికరంగా ఉంటుంది కాబట్టి సమస్యలను అర్థం చేసుకోవడానికి సరళమైన ఉదాహరణతో ప్రారంభిద్దాం కాబట్టి రిలేషన్ కోర్సు ఉంది దీనికి నాలుగు అట్ట్రిబ్యూట్స్ ఉన్నాయి మరియు ఈ ప్రత్యేక సందర్భంలో దీనికి మూడు టుపుల్స్ ఉన్నాయి మూడు అడ్డు వరుసలు మరియు మరొక రిలేషన్ ప్రిరెక్ ఉంది ఇది ప్రతి కోర్సుకు అవసరం కాబట్టి దీనికి రెండు అట్ట్రిబ్యూట్స్ ఉన్నాయి కోర్సు ఐడి మరియు సంబంధిత ప్రిరిక్విసిట్ ఐడి దీనికి మూడు వరుసలు కూడా ఉన్నాయి ఇక్కడ మూడు టుపుల్స్ మరియు మీరు ఇన్స్టాన్సెస్ ను జాగ్రత్తగా పరిశీలిస్తే కోర్సు రిలేషన్ లో పేర్కొన్న మూడు కోర్సులు అన్నీ ప్రీరెక్ రిలేషన్లో పేర్కొనబడలేదని మీరు కనుగొంటారు బయో 301 మరియు సిఎస్ 190 ప్రీరెక్లో ఉన్నాయి అయితే సిఎస్ 315 అదే సమయంలో లేదు ప్రీరెక్లో ఒక ప్రత్యేకమైన టుపుల్ ఉంది ఇది సిఎస్ 347 యొక్క అవసరాన్ని తెలుపుతుంది ఇది కోర్సు రిలేషన్ లో లేదు కాబట్టి ఈ పరిశీలనతో విభిన్న జాయింట్ అర్థం ఏమిటో చూడటానికి ప్రయత్నిద్దాం కాబట్టి జాయిన్ లెక్కించబడుతుంది అప్పుడు మనకు ఉన్న రెండు రిలేషన్ల పరంగా కోర్సు ఐడి అనే అట్ట్రిబ్యూట్ ఉంది ఇది సాధారణం కాబట్టి మనము క్రాస్ ప్రొడక్ట్ తీసుకున్న తర్వాత మనము క్రాస్ ప్రొడక్ట్ నుండి ఆ అడ్డు వరుసలను మాత్రమే నిలుపుకుంటాము ఇక్కడ రిలేషన్ కోర్సులో కోర్సు ఐడి మరియు రిలేషన్ ప్రిరెక్లోని కోర్సు ఐడి ఒకేలా ఉంటాయి కాబట్టి మనము ఈ ప్రత్యేకమైన రికార్డ్ చేసినప్పుడు ఈ సంబంధిత రికార్డ్తో మ్యాప్ అయినప్పుడు అది సంబంధిత అవుట్పుట్ రికార్డ్ను ఉత్పత్తి చేస్తుంది అదేవిధంగా సిఎస్ 190 దీనిని సిఎస్ 190 కి మ్యాప్ చేసినప్పుడు ప్రీరెక్లో ఇది రెండవ రికార్డ్ను సృష్టిస్తుంది మనము దీనిని ఇప్పటికే అర్థం చేసుకున్నాము సిఎస్ 315 కోర్సుల్లో మూడవ రికార్డ్ ఇక్కడ ప్రీరెక్లో సరిపోలలేదు కాబట్టి అది అవుట్పుట్లో కనిపించదు అదేవిధంగా ప్రీరెక్స్లో సి ఎస్ 347 కోర్సుల్లో సరిపోలలేదు కాబట్టి అది కూడా అవుట్పుట్లో కనిపించదు మరియు అవుట్పుట్లో కూడా కోర్సు ఐడి రెండుసార్లు ఫీచర్ చేసిందని మీరు కనుగొంటారు కోర్సు నుండి వచ్చే మొదటి కాలమ్ ఇది కాబట్టి దీనిని మరింత లాంఛనంగా course course id అని పిలవాలి రెండవది ప్రీరెక్ నుండి వస్తుంది కాబట్టి దీనిని అధికారికంగా prereq course id అని పిలవాలి ఇప్పుడు ఇది ఒక ఇన్నర్ జాయిన్ పేరు సూచించినట్లుగా రెండు రిలేషన్ ల లోపలి భాగాన్ని కనుగొంటుంది కాబట్టి మనము రెండు రిలేషన్ లను A మరియు B గా చూస్తే ఈ రికార్డులు A మరియు B లలో ఇన్స్టాన్సెస్ గా ఉన్న రికార్డులు మాత్రమే ఈ కోర్సు ఐడి అట్ట్రిబ్యూట్ యొక్క సమానత్వం పరంగా అవుట్పుట్లో వస్తాయి కాబట్టి ఇది జాయిన్ ప్రాథమిక రకం ఇన్నర్ జాయిన్ ఇది సాధారణంగా ఉపయోగించబడుతుంది ఇప్పుడు మనము దీనిని వేరే రకమైన జాయిన్ కి విస్తరించవచ్చు దీనిని ఇన్నర్ జాయిన్ అవుట్పుట్లో కనిపించడం లేదు కాబట్టి ఈ పరంగా కొంత సమాచారం కోల్పోతుంది కాబట్టి మనం ఎందుకు ఇలా చేస్తున్నామో మరొక రిలేషన్లోని ఏ టుపుల్తో సరిపోలని ఒక రిలేషన్ నుండి టుపుల్స్ను గణించవచ్చు మరియు జోడించవచ్చు మరియు మనం అలా చేయాలనుకుంటే నాచురల్ గా టార్గెట్ రిలేషన్లోని ఆ టుపుల్ యొక్క ఇతర అట్ట్రిబ్యూట్స్ కోసం విలువలు తెలియదు కాబట్టి మనం చేయలేము మనము శూన్య విలువలను ఉపయోగిస్తాము ఇది ఔటర్ జాయిన్ యొక్క ప్రాథమిక ఆలోచన కాబట్టి దీని అర్థం ఏమిటో చూద్దాం మనము మొదట ఎడమ ఔటర్ జాయిన్ గురించి మాట్లాడాము మన వద్ద ఉన్న అర్థంలో మిగిలి ఉంది ఇది ఇలా వ్రాయబడింది ఎడమ ఔటర్ జాయిన్ మీరు ఇచ్చే ఆదేశాల క్రమం మీరు కూడా ఇది నాచురల్ అని చెబుతున్నారు అంటే సాధారణ అట్ట్రిబ్యూట్ అవుట్పుట్లో రెండుసార్లు కనిపించదు మరియు ఇది ఎడమ రిలేషన్ మరియు ఇది సరైన రిలేషన్ కాబట్టి ఎడమ ఔటర్ జాయిన్ అవుట్పుట్లో ఎడమ రిలేషన్ యొక్క అన్ని రికార్డులను పేర్కొంటుంది ఈ సందర్భంలో కోర్సు రిలేషన్ తప్పనిసరిగా ఉండాలి కాబట్టి నాచురల్ గానే మనము జాయిన్ చేసినప్పుడు మనకు ఇన్నర్ జాయిన్ పరంగా లభించినట్లుగా ఈ రెండు రికార్డులు లభిస్తాయి కోర్సు 315 సిఎస్ 315 పరంగా మూడవ కోర్సు ప్రీరెక్లో ఇన్స్టాన్స్ లేదు మనకు ఇంకా అవుట్పుట్లో ఉంటుంది కానీ దాని కోసం ప్రీరిక్ విలువ నుండి ముందస్తు విలువ తెలియదు కాబట్టి ముందస్తు ఐడి ఇక్కడ శూన్యంగా సెట్ చేయబడుతుంది కాబట్టి ఎడమ ఔటర్ జాయిన్ ఎడమ రిలేషన్ యొక్క అన్ని రిలేషన్ లు ఎడమ రిలేషన్ యొక్క అన్ని టుపుల్స్ తప్పనిసరిగా అవుట్పుట్లో కనిపిస్తాయని మరియు అది ఒక కారణం అని నిర్ధారించుకోండి మీరు వెన్ రేఖాచిత్రంలో చూస్తే ఈ సెట్ మొత్తం A చూపబడుతుంది అయితే ఈ భాగం ఖచ్చితంగా కనిపించదు ఇప్పుడు అదేవిధంగా మనకు సరైన ఔటర్ జాయిన్ ఉండవచ్చు ఇక్కడ భావన తప్ప అదే ఇప్పుడు సరైన రిలేషన్ యొక్క అన్ని రికార్డులు ఉన్నాయని మనము నిర్ధారిస్తాము ఈ సందర్భంలో ప్రీరెక్ రిలేషన్ ఫీచర్ అవుతుంది మరియు అందువల్ల కోర్సు రిలేషన్లో ప్రవేశం లేని సిఎస్ 2347 కూడా రికార్డుగా వస్తుంది మరియు టైటిల్ విభాగం మనకు తెలియదు కాబట్టి ఈ ఫీల్డ్లకు పేరు మరియు క్రెడిట్లు మనము వాటిని శూన్యంగా ఉంచుతాము మరియు ఇది మళ్ళీ నాచురల్ కాబట్టి course id ఒక్కసారి మాత్రమే ప్రదర్శించబడుతుంది కాబట్టి అప్పటి నుండి మనకు ఎడమ వెర్షన్ ఉంది మరియు మనకు సరైన వెర్షన్ ఉందని మీరు అర్థం చేసుకుంటారు మనము వాస్తవానికి పూర్తి సంస్కరణను కలిగి ఉండవచ్చు కాబట్టి మనము సాధారణంగా చేరడానికి రిలేషన్ లను పరిశీలిస్తే అది రెండు రిలేషన్ లను తీసుకుంటుంది మరియు ఫలితాన్ని ఇస్తుంది మరియు ఆ అదనపు కార్యకలాపాలు సబ్ క్వరీ లో ఉపయోగించబడతాయి మరియు చేరడానికి పరిస్థితుల సమితి ఉంది కాబట్టి ఇవి మనం నిర్దేశిస్తున్న జాయిన్ షరతులు ఇది నాచురల్ యేన మరియు మనం వాస్తవానికి సాధారణ అట్ట్రిబ్యూట్స్ పై మాత్రమే ఆధారపడలేమని త్వరలో చూస్తాము జాయింట్ గణనలో ఏ అట్ట్రిబ్యూట్స్ ను ఉపయోగించాలో మనం నిజంగా పేర్కొనవచ్చు కాబట్టి అవి మరియు యూసింగ్ క్లాజ్ మరియు నాలుగు రకాల జాయిన్స్ ఉన్నాయి మనము ఎడమ ఔటర్ జాయిన్ కుడి ఔటర్ జాయిన్ చూశాము మరియు త్వరలో పూర్తి ఔటర్ జాయిన్ చూస్తాము కాబట్టి మీరు తప్పక వూహించినట్లుగా పూర్తి ఔటర్ జాయిన్ నుండి ఖచ్చితంగా టుపుల్స్ పొందుతారని నిర్ధారిస్తుంది ఇక్కడ ఉన్న ఎడమ ఔటర్ జాయిన్ నుండి మీరు టుపుల్ పొందుతారు ఇది కోర్సులో మరియు ప్రీరెక్లో సంబంధిత మ్యాచింగ్ టుపుల్ లేదు మరియు మీరు కుడి ఔటర్ జాయిన్ నుండి కూడా టుపుల్ పొందుతారు ఇది టుపుల్ కోసం ఇది ప్రీరెక్ రిలేషన్లో ఉంది కానీ కోర్సు రిలేషన్లో సంబంధిత టుపుల్ లేదు మరియు సంబంధిత తప్పిపోయిన విలువలు అన్నీ ఉన్నాయి శూన్యంగా సెట్ చేయబడింది కాబట్టి ఈ మూడు రకాల ఔటర్ జాయిన్ సాధ్యమే కాబట్టి మనము ఏ అట్ట్రిబ్యూట్ లో జాయిన్ ని స్పష్టంగా చెప్పడం ద్వారా మీరు జాయిన్ ని కూడా పేర్కొనవచ్చు మరియు మీరు దానిని పేర్కొంటే అది ఒక కోర్సు ఇన్నర్ జాయిన్ ను పెడుతున్నారు మీరు ఒక ఆన్ క్లాజ్ ను అందించాల్సి ఉంటుంది అంటే ఏ ఫీల్డ్ను ఏ ఫీల్డ్తో సమానం చేయాలి లేదా సరిపోల్చాలి కాబట్టి మీరు course course id prereq course id అని చెప్తున్నారు కాబట్టి ఈ ఫలితం యాదృచ్ఛికంగా ఇన్నర్ జాయిన్ చేయడం మాదిరిగానే జరుగుతుంది కాని ఆన్ క్లాజ్ స్పష్టంగా ఉపయోగించవచ్చని మనము వివరిస్తున్నాము ఉదాహరణకు రెండు రిలేషన్ ల మధ్య మనకు ఒకటి కంటే ఎక్కువ సాధారణ అట్ట్రిబ్యూట్స్ ఉన్నాయి కాని వాస్తవానికి వాటిలో ఒకటి మాత్రమే ఆధారంగా లేదా వాటిలో రెండు సమానత్వం ఆధారంగా ఇన్నర్ జాయిన్ చేయాలనుకుంటున్నాము కాబట్టి ఈ రకమైన జాయిన్ ఇక్కడ మీరు రెండు ఫీల్డ్లను సమానంగా లేదా రెండు లేదా అంతకంటే ఎక్కువ ఫీల్డ్లను సమానంగా ఉండటానికి సెట్ చేసిన ఇన్నర్ జాయిన్ మరియు మనము ఇలాంటి ఫలితాలను చూశాము ఇప్పుడు ఇది ఆన్ క్లాజ్ పరంగా కూడా చూడవచ్చు మరియు మీరు ఆ రెండవ కోర్సు ఐడి ఫీల్డ్లో చూడవచ్చు ఈ ఎంట్రీ శూన్యమైనది ఎందుకంటే వాస్తవానికి మీకు ఇది అవసరం లేదు మరియు స్పష్టంగా ఈ సెట్ శూన్యంగా ఉంటుంది ఈ ఫీల్డ్ శూన్యంగా ఉంటుంది కాబట్టి ఇది మరొక ఉదాహరణ మీకు నాచురల్ హక్కును చూపిస్తుంది ఔటర్ జాయిన్ ఇది మీరే మీకు పూర్తి ఔటర్ జాయిన్ చూపిస్తుంది మరియు మనము ఉపయోగిస్తున్న యూసింగ్ క్లాజ్ యొక్క ఉపయోగాన్ని చూపుతున్నాము మనము అట్ట్రిబ్యూట్స్ సమితిని ఉపయోగించుకుంటామని చెప్పవచ్చు మరియు అర్ధం ఆ అట్ట్రిబ్యూట్స్ ఆధారంగా జాయిన్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఈ సందర్భంలో మళ్ళీ జాయిన్ course id ఆధారంగా ఉంటుంది కాబట్టి అది మనం చేయగలిగే వివిధ రకాల జాయిన్ గురించి మనము ఆ రూపాన్ని చూస్తాము క్వరీ సూత్రీకరణ పరంగా చాలా క్లిష్టమైన స్థలం చాలా క్లిష్టమైన స్థానాన్ని కలిగి ఉంటుంది మనము ఇప్పుడు వ్యూస్ అని పిలువబడే వేరే భావనకు తీసుకెళ్తాము మనము దానిని చూశాము కాబట్టి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రిలేషన్ ల ఆధారంగా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఇన్స్టాన్సెస్ ఆధారంగా మనము కొన్ని క్వరీ ఫలితాలను గణించాము ఇప్పుడు కొన్ని సందర్భాల్లో వినియోగదారుని బట్టి లేదా సందర్భం ఆధారంగా ఫలితాలు పరిమితం కావాలని మనము కోరుకుంటున్నాము దీనిలో ఫలితం ఉపయోగించబడాలి కాబట్టి ఫలితం యొక్క అన్ని ఫీల్డ్లు అన్ని వినియోగదారులకు లేదా అప్లికేషన్ కి కనిపించకూడదని మనము కోరుకుంటున్నాము కాబట్టి మనము మొత్తం లాజికల్ మోడల్ ను బహిర్గతం చేయకపోవచ్చు మరియు ఆ సందర్భాలలో మనము ఒక వ్యూ ను పరిచయం చేస్తాము కాబట్టి ఇక్కడ మనము ఒకదాన్ని చూపిస్తున్నాము ఇక్కడ బోధకుడు రిలేషన్ నుండి మనము మూడు ఫీల్డ్ లను మాత్రమే ఎంచుకుంటున్నాము మరియు మనము జీతం ఫీల్డ్ ని ఎంచుకోవడం లేదు ఇప్పుడు మీరు సాధారణ క్వరీ పరంగా ఇది చేయగలరని మీరు అనుకుంటారు మరియు ఖచ్చితంగా దీన్ని ఉపయోగించడం యొక్క ప్రయోజనం ఏమిటి ఇప్పుడు మనం చేయగలిగేది ఏమిటంటే దీనిని క్వరీగా సర్దుబాటు చేయకుండా సృష్టించవచ్చు కానీ ఒక వ్యూ గా సృష్టించిన తర్వాత వాస్తవానికి ఈ క్వరీ వ్యక్తీకరణను వ్యూ ను ఉపయోగించాలనుకుంటున్నారు ఆ దృష్టిలో వాస్తవమైన టుపుల్స్ లెక్కించబడతాయి కానీ ఇది వాస్తవానికి డేటాబేస్లో ఉన్న రిలేషన్ కాదు కాబట్టి ఇది ఒక రకమైనది ఒక రకమైన వర్చువల్ రిలేషన్ అని భావించవచ్చు ఇది ఉనికిలో ఉంది మీరు దానిని ఉపయోగించినప్పుడు మాత్రమే చూడవచ్చు కాబట్టి వాస్తవానికి ఫలితాన్ని గణించడం ఎంచుకున్న క్వరీ ద్వారా మరియు ఒక వ్యూ ను లెక్కించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది కాబట్టి ఇది ఒక వ్యూ నిర్వచించబడిన తర్వాత వ్యూ అనేది ఒక నిర్వచనం ఇది మీరు డేటాబేస్లో వ్యక్తీకరణగా నిల్వ చేసింది కాబట్టి మీరు ఆ అభిప్రాయాన్ని ఉపయోగించుకున్న ప్రతిసారీ ఆ సమయంలో టుపుల్స్ సమితి లెక్కించబడుతుంది ఇది నిజమైన రిలేషన్ ల వలె నిల్వ చేయబడిన డేటాబేస్లో లేదు మరియు ఆ గణన ఆధారంగా మిగిలిన క్వరీ లన్నీ వాస్తవానికి అమలు చేయబడతాయి కాబట్టి మనం శీఘ్రంగా చూద్దాం ఇది క్రియేట్ వ్యూ బోధకుల రిలేషన్ నుండి ఫ్యాకల్టీ అని పిలువబడే వ్యూ ను ఉపయోగించుకోవచ్చు మనం అధ్యాపకుల నుండి చేస్తున్నట్లు మీరు చూడవచ్చు కాబట్టి ఇది వాస్తవానికి ఒక వ్యూ కానీ ఇది భిన్నమైన రిలేషన్ ఉన్నట్లుగా ప్రవర్తిస్తుంది కాబట్టి అధ్యాపకుల నుండి మనం ఆ జీవశాస్త్ర విభాగానికి చెందిన అధ్యాపకులందరి పేరు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము కాబట్టి వారు ఈ క్వరీ ను అమలు చేయాలనుకున్నప్పుడు ఏమి జరుగుతుంది ఇది ఈ వ్యూ ను సూచిస్తుంది కాబట్టి ఈ క్వరీ ను అమలు చేయడానికి ఇది మొదట ఈ క్వరీ ను అమలు చేయాలి వర్చువల్ రిలేషన్ యొక్క తాత్కాలిక వర్చువల్ ఇన్స్టాన్స్ ను పొందాలి మరియు దాని ఆధారంగా సృష్టించబడింది ఈ క్వరీ లెక్కించబడుతుంది మరియు తదనుగుణంగా ఫలితాలు ఇవ్వబడతాయి కాబట్టి వ్యూ ను సృష్టిస్తున్నాము ఇది రెండు రంగాల విభాగం పేరు మరియు మొత్తం జీతం వలె చూపబడుతుంది ఇది అగ్రిగేషన్ ద్వారా సృష్టించబడింది కాబట్టి ఎప్పుడైనా మనం ఈ అభిప్రాయాన్ని ఒక ఫ్రమ్ క్లాజ్ లను ఉపయోగించవచ్చు ఉదాహరణకు ఇది ఫిజిక్స్ ఫాల్ 2009 యొక్క వ్యూ ఇది భౌతికశాస్త్రంలో అందించే అన్ని కోర్సులు 2009 సంవత్సరం సెమిస్టర్ ఫాల్ లో ఫిజిక్స్ విభాగం నుండి మరియు దానిని ఉపయోగించి మనం మరొక వ్యూ లను ఉపయోగించవచ్చు వాస్తవ రిలేషన్ కానీ అవి నిజంగా ఉనికిలో లేవు కాబట్టి మీరు విస్తరిస్తే మీరు 2009 వాట్సన్ కోసం భౌతికశాస్త్రం యొక్క వ్యూ విస్తరణ అంటారు కాబట్టి ఇది వాస్తవానికి మీరు అమలు చేస్తున్న క్వరీ మరియు దానికి చాలా విలువ ఉంది కాబట్టి మనం చెప్పినట్లుగా అభిప్రాయాలను ఒక రిలేషన్ నుండి పరోక్షంగా నిర్వచించవచ్చు కాబట్టి వీటిని డైరెక్ట్ డిపెండెన్సు అంటారు లేదా అవి v1 లో రిలేషన్ ల లింక్ పరంగా నిర్వచించబడతాయి v1 పరంగా v2 v2 పరంగా v3 మరియు మొదలైనవి మరియు వ్యూ పరంగానే ఉంటుంది పవర్ వ్యూ ను అంచనా వేయడానికి SQL ఉపయోగించే ప్రక్రియ కాబట్టి దీన్ని అధ్యయనం చేసి ఈ ప్రక్రియ పనిచేస్తుందని అర్థం చేసుకోవాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను ఇది సూడో కోడ్ సి ప్రోగ్రామ్ లాగా ఉంటుంది ఇప్పుడు రికర్సివ్ వ్యూ లు ప్రతి ఇతర రికర్సివ్ నిర్మాణం వలె మనకు అవసరం మనకు మొదట నాన్ రికర్సివ్ స్టేట్మెంట్ అవసరం దీనిని సీడ్ స్టేట్మెంట్ అంటారు మనకు రికర్సివ్ స్టేట్మెంట్ అవసరం ఇది నాన్ రికర్సివ్ మనకు కనెక్షన్ ఆపరేటర్ అవసరం ఇది నాన్ రికర్సివ్ మరియు రికర్సివ్ ఫలితాలను కలిపి ఉంచగలదు చెల్లుబాటు అయ్యే ఏకైక కనెక్టివ్ యూనియన్ మల్టీ సెట్ యూనియన్ మరియు మనము కూడా రికర్సన్ నిజంగా టెర్మినస్ అని హామీ ఇవ్వడానికి ఒక రకమైన టెర్మినల్ కండిషన్ అవసరం అది ఎప్పటికీ కొనసాగదు కాబట్టి ఒక ఉదాహరణ తీసుకుందాం ఇది ఒక రిలేషన్ ఫ్లైట్ల సందర్భం కి సంబంధించింది ఇక్కడ నాలుగు ఫీల్డ్లు పేర్కొన్న విధంగా ఉన్నాయి మరియు ఒక ఇన్స్టాన్స్ చూపబడింది ఇది వేర్వేరు క్యారియర్ల యొక్క విభిన్న మూల గమ్యాన్ని చూపిస్తుంది ప్రజలను ఒక మూలం నుండి మరొక గమ్యస్థానానికి తీసుకువెళుతుంది మరియు మీరు ఏమి కోరుకుంటున్నారు పారిస్ నుండి చేరుకోగల అన్ని గమ్యస్థానాలను కనుగొనండి ఇప్పుడు మీరు పారిస్ నుండి నేను డెట్రాయిట్ చేరుకోగలిగితే మరియు డెట్రాయిట్ నుండి నేను శాన్ జోస్ చేరుకోగలిగితే నేను నిజంగా పారిస్ నుండి శాన్ జోస్ చేరుకోగలను కాబట్టి అది ప్రాథమిక అందుబాటు సామర్ధ్యం కాబట్టి అది తప్పనిసరిగా నేను దానిని లెక్కించాలనుకుంటే నేను చెప్పాను అందించిన విమానాలతో నాచురల్ జాయిన్ చేయడం ద్వారా నేను దీన్ని చాలా సులభంగా లెక్కించగలుగుతాను దీన్ని ఇలా లెక్కిద్దాం విమానాలు f1 జాయిన్ విమానాలు f2 మరియు నాకు f1 destination f2 sources ఉంటాయి కాబట్టి ఆలోచన ఏమిటంటే పారిస్ నుండి డెట్రాయిట్కు ఎఫ్ 1 లో ఉన్నది మరియు కొన్ని విమానాలు డెట్రాయిట్ నుండి ఎఫ్ 2 లో ఉన్న శాన్ జోస్కు వెళితే ఎఫ్ 1 లోని గమ్యం మరియు ఎఫ్ 2 లోని మూలాన్ని సమానం చేయాలి కాబట్టి మనం ఈ రకమైన స్వీయ ఈక్వి జాయిన్ చేస్తే పారిస్ నుండి శాన్ జోస్కు వెళ్లే అన్ని విమానాలు లేదా మీరు పారిస్ నుండి ఒకే హాప్లో చేరుకోగల అన్ని ప్రదేశాలను కనుగొనగలుగుతాము సహజంగానే మీరు చేరుకున్న తర్వాత మీరు అలా చేస్తే మీరు రెండు హాప్స్లో మరొక గమ్యస్థానానికి వెళ్ళగలుగుతారు మరియు మీరు అలా చేస్తే మీరు మరొక హాప్ను చేరుకోవచ్చు మూడు హాప్లలో మరొక గమ్యం కాబట్టి ఈ పునర్వినియోగ సమాచారాన్ని లెక్కించడానికి ఎన్ని హాప్స్ గరిష్టంగా అవసరమో మనకు తెలియదు కాబట్టి రికర్సన్ ని మనం ఉపయోగించుకోవలసిన కారణం అదే కాబట్టి మనము దీనిని వ్యక్తపరుస్తాము కాబట్టి మనము దీనిని పరిశీలిస్తే అది రికర్సివ్ వ్యూ అని మనము నిర్దేశిస్తున్నాము ఇది స్వయంగా జరుగుతుంది ఇది పేరు మరియు ఇది మనము మూల గమ్యాన్ని లెక్కించాలనుకుంటున్నాము మరియు రికర్సివ్ లోతును పేర్కొనే మరొక డమ్మీ అట్ట్రిబ్యూట్ తీసుకుంటాము కాబట్టి రిలేషన్ యొక్క ప్రస్తుత ఇన్స్టాన్స్ లోతు 0 వద్ద ఉంది కాబట్టి ఇది మీ నాన్ రికర్సివ్ సీటు భాగాన్ని నిర్వచిస్తుంది కాబట్టి ఇది ఎంచుకోండి అని చెపుతుంది మీరు దీన్ని విమానాలు ని రూట్ గా మార్చారు ఇది పారిస్ నుండి ప్రారంభించవలసి ఉందని మీరు పేర్కొన్నారు మరియు మీరు సోర్స్ డెస్టినేషన్ జతను లోతు 0 వద్ద కనుగొనవచ్చు అప్పుడు మీరు రెండవ హాప్ అని నిర్వచించాల్సిన రికర్సివ్ భాగాన్ని పేర్కొనాలి కాబట్టి చెప్తున్నది ఏమటంటే మనకు అందుబాటు ఉంటే కాల్ చేయండి దానిని ఒకటిగా పిలుద్దాం ఈ పునర్వినియోగత బహుశా ఒక హాప్లో లోతు 0 కావచ్చు బహుశా 2 హాప్లలో ఉండవచ్చు అది లోతు 1 బహుశా 3 హాప్ల వద్ద ఉండవచ్చు ఇది లోతు 2 మరియు మీరు ఫ్లైట్ యొక్క మరొక ఇన్స్టాన్స్ ను 1 గా తీసుకుంటారు మరియు మీకు కావలసింది మొదటిదానిలో మొదటి గమ్యం మరొకదానికి మూలానికి సమానంగా ఉండాలి తద్వారా అవి కనెక్ట్ అవుతాయి మరియు మీరు మూలాన్ని అవుట్పుట్ చేస్తారు రెండవది నుండి మొదటి గమ్యం మరియు సహజంగా లోతు పెరిగింది ఎందుకంటే మీరు ఇంకొక హాప్ను జతచేశారు మరియు ఇది మరియు మీరు మరొక షరతును జోడించి in1 depth 100 నుండి ఉండాలి అని చెప్తారు ఇది నేను పేర్కొన్న టెర్మినల్ కండిషన్ ఇది మీరు ఇన్ఫినిటీ రికర్సన్ లోకి రాలేదని నిర్ధారించుకుంటుంది కాబట్టి ఈ వ్యూ రికర్సివ్ వ్యూ 101 పునర్వినియోగతను లెక్కించడానికి ఉపయోగించబడదు ఇది 101 కంటే ఎక్కువ హాప్లను కలిగి ఉంది కాబట్టి ఇది గమనించాలి మరియు చివరకు మనం ఈ రెండు ఫలితాలను కనెక్ట్ చేయాలి ఇది ప్రారంభ విత్తనం మరియు రికర్సివ్ కూడా కాబట్టి ఇది కనెక్షన్ ఆపరేటర్ కాబట్టి ఇది ప్రాథమికంగా రికర్సివ్ వ్యూ తప్పనిసరిగా విమానాల రిలేషన్ నుండి ట్రాన్సిటివ్ క్లోజర్ ను గణించడం కాబట్టి ఇది విమానాల ఇన్స్టాన్స్ మరియు తుది గణనలో ఇది మీకు లభిస్తుంది ఇది మూలం పారిస్ నుండి చివరికి చేరుకోగల అన్ని గమ్యస్థానాలను మీకు ఇస్తుంది కాబట్టి రికర్సన్ లేకుండా నాన్ రికర్సివ్ సంస్కరణ నిర్దిష్ట సంఖ్యలో హాప్ల వరకు మాత్రమే విమానాలను కనుగొనగలదు మరియు మీరు వ్రాసే ఏ క్వరీ అయినా ఎక్కువ హాప్లను కలిగి ఉన్న డేటాబేస్ ఇన్స్టాన్స్ ను వ్రాయడం ఎల్లప్పుడూ సాధ్యమే మరియు మీ క్వరీ తప్పనిసరిగా విఫలమవుతుంది కాబట్టి మీరు దీన్ని మీకు కావలసిన లోతుకు విస్తరించగలరని నిర్ధారించుకోవడానికి మనం ఇక్కడ రికర్సన్ ని ఉపయోగించుకుంటాము మరియు ఎటువంటి మార్పులు సాధ్యం కాని వరకు మనం కంప్యూటింగ్ను కొనసాగిస్తాము మరియు ఆ కోణంలో ఈ రికర్సివ్ వ్యూ లు దానిలో మార్పులేనివిగా చెప్పబడతాయి మీరు మీ ఫలితాన్ని లెక్కించిన ప్రతిసారీ తప్పనిసరిగా పెద్దదిగా మారుతుంది మరియు మార్పులేని ఉద్దేశ్యంతో మీరు నిజంగానే యూనియన్ ఆల్ ను ఉపయోగించుకుంటున్నారు కాబట్టి ఇది అన్నింటినీ ఇంక్లూసివ్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఇది ఒక ఉదాహరణ మరియు ఇది మీరు చేయవచ్చు ఇక్కడ నేను ఎలా చూపించాను ఇటరేషన్ వాస్తవానికి మళ్ళా 0 లో జరుగుతుంది విమానాలలోనే మీకు మూడు గమ్యస్థానాలు ఉన్నాయి అప్పుడు మీరు మళ్ళా 1 లో మరో రెండు జతచేస్తారు మళ్ళా 2 లో మీరు మరేదైనా జోడించరు కాబట్టి ఇకపై మీ ఫలితం మారదు కాబట్టి మీరు ఒక స్థిర స్థానానికి చేరుకున్నారు మరియు గణనలు ముగిశాయి మీరు ఒక వ్యూ చేసినప్పుడు వ్యూ లపై అప్డేట్ లు కొన్ని పరిమితులను కలిగి ఉంటాయి కాబట్టి నేను ఇచ్చిన మరికొన్ని ఇన్స్టాన్సెస్ ఉన్నాయి వీటిని మీరు అధ్యయనం చేయవచ్చు మరియు వ్యూ లు అప్డేట్ చేయబడటానికి ఇవి వేర్వేరు కండీషన్స్ కాబట్టి వ్యూ కూడా అప్డేట్ చేయబడాలి లేకపోతే మీ డేటా చెడ్డది అవుతుంది చివరగా ఈ మాడ్యూల్లో లావాదేవీలు అని పిలువబడేదని మనము ప్రస్తావించాము ఇది తరువాతి దశలో చాలా లోతుగా తీసుకుంటాము ఇది అణువుతో మీకు పరిచయం కావడానికి లావాదేవీ అనేది పని యొక్క ఒక యూనిట్ ఇది సాధారణంగా అటామిక్ ఇది పూర్తిగా అమలు చేయబడుతుంది లేదా విఫలమైతే అది ఎప్పుడూ జరగనట్లుగా రొల్ బ్యాక్ చేయబడుతుంది మరియు ఇది ఏకకాలంలో ఐసోలేషన్ కాంకర్రెంట్ లావాదేవీలుకు అవసరం కాబట్టి మనము కాంకరెన్సీ మరియు సంబంధిత సమస్యలను తీసుకున్నప్పుడు ఈ విషయాల గురించి ఎక్కువగా మాట్లాడుతాము కాబట్టి లావాదేవీలు అవ్యక్తంగా ప్రారంభమవుతాయి మరియు అవి విజయవంతంగా పూర్తి చేసిన పనిని చేయడం ద్వారా లేదా రోలింగ్ బ్యాక్ ద్వారా ముగుస్తాయి ఇది చేయలేము కాబట్టి లావాదేవీలు చేయడానికి SQL లో కొన్ని లక్షణాలు ఉన్నాయి మరియు సాధారణంగా మీరు లావాదేవీలు చేయవచ్చు అప్రమేయంగా కట్టుబడి ఉంటారు మరియు రోల్బ్యాక్ జరుగుతున్నప్పుడు ఇది మినహాయింపులు మాత్రమే మరియు మనం తరువాత మరిన్ని చూస్తాము కాబట్టి ఈ మాడ్యూల్లో సంగ్రహంగా చెప్పాలంటే జాయిన్ మరియు వ్యూ ల పరంగా రెండు ముఖ్యమైన SQL లక్షణాల గురించి తెలుసుకున్నాము మరియు లావాదేవీలకు కమిట్ అయ్యే ప్రాథమిక భావనను మనము ప్రవేశపెట్టాము